NPTEL ద్వారా మానవ వనరుల నిర్వహణ మానవ వనరుల నిర్వహణ సూత్రాలు కోర్సుకు తిరిగి స్వాగతం నా పేరు ఆరాధన మాలిక్ ఈ కోర్సుతో నేను మీకు సహాయం చేస్తున్నాను మేము గతంలో అంతర్జాతీయ మానవ వనరుల నిర్వహణ గురించి మాట్లాడాము ఈ రోజు ప్రత్యేకంగా ఈ ఉపన్యాసంలో అంతర్జాతీయ మానవ వనరుల నిర్వహణలో సవాళ్లను అర్థం చేసుకోవడానికి నేను మీకు సహాయం చేస్తాను అంతర్జాతీయ కంపనీల విషయంలో మానవ వనరుల నిర్వాహకుడికి ఎదురయ్యే సవాళ్ళు విదేశాలకు వెళ్ళి పని చేయడానికి మీరు కలిగి ఉన్న ప్రజలు మీకు విదేశీయులు ఉన్నారు మీ సంస్థలో పనిలోకి వస్తున్నారు మొదలైనవి కాబట్టి దానితో ముందుకు సాగండి అంతర్జాతీయ మానవ వనరుల నిర్వహణ మరియు ఈ రోజు అంశం అంతర్జాతీయ మానవ వనరుల నిర్వహణలో సవాళ్లు మూలాలు బ్రిస్కో షులర్ క్లాజ్Briscoe Schuler Claus మరియు గోమెజ్ మెజియా బాల్కిన్ కార్డిGomez Mejia Balkin Cardyరాసిన ఈ పుస్తకం ఈ పుస్తకాలను నేను మీకు చూపించాను అంతర్జాతీయ సందర్భంలో మానవ వనరులను నిర్వహించే సాధనాల్లో ఒకటి మానవ వనరుల సమాచార వ్యవస్థలు మరియు ఈ సమాచార వ్యవస్థలు మరేమీ కాదు కంప్యూటర్ ప్రోగ్రామ్లు మానవ వనరులకు సంబంధించిన డేటాను నిర్వహించడానికి సహాయపడతాయి ఇందులో ఉద్యోగుల గురించి ప్రాథమిక సమాచారం వారి నైపుణ్య సమితులు వారి రెజ్యూమెలు వారి పే స్కేల్స్ వారు సంస్థతో కలిసి పనిచేసిన సంవత్సరాల సంఖ్య ఎన్నిసార్లు వారు సెలవులు తీసుకున్నారు కొన్నిసార్లు వారు పని చేస్తూ ఉన్న గంటల సంఖ్య కాబట్టి ఆ మొత్తం డేటా వారు పని చేసిన స్థానాలు వారి ఉద్యోగాలు ఏమి ఉన్నాయి మొదలైనవి మానవ వనరుల సమాచార వ్యవస్థలు అని పిలువబడే ఈ సంక్లిష్టమైన ప్రోగ్రామ్లలో ఆ డేటా అంతా నిల్వ చేయబడుతుంది ఐఐటిలో మేము ఇక్కడ ఉపయోగించే ప్రోగ్రామ్లలో ఒకటి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ప్రోగ్రామ్ అని పిలుస్తారు ఇది ERP దీనిని సాధారణంగా ERP అని పిలుస్తారు ఇది చాలా ఇతర విషయాలతో పాటు HR సంబంధిత డేటాను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది కాబట్టి ఇవి చాలా క్లిష్టమైన కార్యక్రమాలు మరియు వారు అన్ని రకాల సమాచారాన్ని నిర్వహిస్తారు మరియు వారు విభిన్న విషయాలను సహసంబంధం చేస్తారు ఇప్పుడు అవి చాలా చాలా అవసరం నా దగ్గర నా ఉద్దేశ్యం అవి అవసరమయ్యాయి అంతకుముందు అవి అవసరం లేదు కానీ అవి ఒక ముఖ్యమైన సాధనంగా మారాయి ఈ సంక్లిష్ట నిర్వహణలో మీకు తెలిసిన బోలెడంత సమాచారం మన దగ్గర ఉంది ఈ కార్యక్రమాల సహాయంతో కూడా మనం ఎదుర్కొనే సమస్యలు మనం చూసే మొదటి సమస్య ప్రతి దేశంలో శ్రామిక శక్తి ని ట్రాక్ చేయడం ఎవరు ఎవరు పని చేస్తున్నారో ఎక్కడ ఉన్నారో మనం ట్రాక్ చేయాలి మరియు ఈ ప్రోగ్రామ్లు అందించే అవకాశాలు ఉన్నప్పటికీ మనము కొన్నిసార్లు ఎవరు ఎక్కడ పని చేస్తున్నారు మరియు ఎంతకాలం నుండి పనిచేస్తున్నారో ట్రాక్ చేయడానికి ప్రయత్నించినపుడు సమస్యలను ఎదుర్కొంటాము అప్పుడు స్వదేశీ సంప్రదింపుల సమాచారం అలాగే విదేశీ చిరునామాలు మొదలైన వాటితో సహా దీర్ఘకాలిక అంతర్జాతీయ నియామకాలను ట్రాక్ చేయడం నియామకాలపై ప్రజలను విదేశాలకు పంపినప్పుడు వారు స్థానాలను మార్చవచ్చు వారు పదోన్నతి పొందవచ్చు వారికి వీసా సమస్యలు ఉండవచ్చు వారు తమ కుటుంబాలను తీసుకురావచ్చు మీకు తెలుసా అవి సంస్థ స్పాన్సర్ చేసినవి లేదా కొన్నిసార్లు సంస్థలు పాక్షికంగా స్పాన్సర్ చేస్తాయి వారు విదేశాలలో అంతర్జాతీయ నియామకంలో ఉంటే అప్పుడు వారు విదేశీ దేశంలో చిరునామాలను మార్చవచ్చు వారి ఇంటి చిరునామా మారవచ్చు వారి శాశ్వత చిరునామా మారవచ్చు వారి వీసా స్థితి మారవచ్చు కాబట్టి ఇవన్నీ భవిష్యత్ ఉపయోగం కోసం ప్రత్యేకించి సంస్థ స్పాన్సర్ చేసి ఉంటే వారి విదేశాల పర్యటనలను డాక్యుమెంట్ చేయవలసి ఉంది మరియు స్వదేశీ కార్యాలయం మరియు విదేశీ దేశ కార్యాలయం మధ్య పొత్తు ఉండాలి కాబట్టి విదేశాలకు వెళ్ళే ప్రతి ఒక్క ఉద్యోగి గురించి సమాచారం ప్రకారం వారు ఒకరితో ఒకరు సమానంగా ఉండాలి సమాచార సంక్లిష్టత ఇక్కడ నిర్వహించబడుతుందని మీరు ఊహించవచ్చు కాబట్టి ఇది కూడా ఒక సమస్యగా మారవచ్చు కానీ ఇది సవాళ్లలో ఒకటి ఇది మానవ వనరుల సమాచార వ్యవస్థ చేత నిర్వహించబడుతుంది అప్పుడు స్వల్పకాలిక అంతర్జాతీయ అసైన్లను ట్రాక్ చేయడం వారు విస్తరించిన వ్యాపార ప్రయాణాలలో లేదా పనులపై ప్రయాణించేవారు అవి కొన్ని నెలలు మాత్రమే ఉంటాయి కాబట్టి దీర్ఘకాలిక కేటాయింపుదారులు సరే డేటాపై చిక్కుకోవడానికి కొంత సమయం ఉంది కానీ స్వల్పకాలిక సందర్శన గురించి ఎవరో ఒక విదేశీ కార్యాలయానికి రెండు రోజులు సమావేశానికి వెళతారు వీసా ఏర్పాటు చేయాలి బస చేసే స్థలం ఏర్పాటు చేసుకోవాలి ఈ వ్యక్తికి కొంత రోజువారీ భత్యం వ్యక్తిగత ఆకస్మిక భత్యం ఇవ్వాలి వ్యక్తి కార్యాలయంలో గడిపిన రోజుల సంఖ్యను లెక్కించాలి ఆ కార్యాలయానికి మరియు బయటికి ప్రయాణించే వ్యక్తి ఎన్ని రోజులు గడుపుతాడో లెక్కించాల్సి ఉంటుంది అప్పుడు ఒక వ్యక్తి ఒక విదేశీ దేశాన్ని సందర్శిస్తుంటే మొదటిసారి ఆ వ్యక్తి కొన్ని రోజులు సెలవు తీసుకోవాలని నిర్ణయించుకోవచ్చు మరియు ఆ విదేశీ దేశంలో కొన్ని రోజులు దేశం ఎలా ఉంటుందో చూడటానికి మరియు చాలా సంస్థలు దీనిని అనుమతిస్తాయి మీకు తెలుసా ప్రయాణ ఖర్చు ఇప్పటికే అనుమతించబడిఉంది కాబట్టి మీరు మీ స్వంత జేబులో నుండి విదేశాలలో ఉండటానికి ఆ అదనపు రోజులకు చెల్లించాలి కానీ మీరు చూడాలనుకోవచ్చు కాబట్టి మీకు తెలుసా ఇవన్నీ సంస్థ చూసుకోవచ్చు మరియు ఇవన్నీ డాక్యుమెంట్ చేయాలి మరియు మీరు దాని గురించి ఆలోచించినప్పుడు ఇది నిజంగా క్లిష్టంగా మారుతుంది ఆ కాలంలో ఆ వ్యక్తి ఎంత కాలం కార్యాలయం బయట ఉన్నాడు ఎంతకాలం అధికారిక పనిలో ఉన్నాడు ప్రయాణానికి ఎన్ని రోజులు అనుమతించబడ్డాయి సెలవుగా ఎన్ని రోజులు అనుమతించబడ్డాయి ఏమి జరిగినది ఆ వ్యక్తి ఎక్కడ బస చేశాడు సంస్థ అనుమతించిన ఖర్చుల నుండి వ్యక్తి ఎంత ఖర్చు చేశారో మీకు తెలుసు కాబట్టి అవన్నీ ట్రాక్ చేయవలసి ఉంది మరియు రికార్డు ఉంచాలి మరియు అది సమస్యగా మారుతుంది మరియు ఎన్ని రోజులు ఏ దేశంలో కొన్నిసార్లు మీరు వేర్వేరు దేశాలలో బసలను కలపడానికి నిర్ణయించుకోవచ్చు ఉదాహరణకు ఒక వ్యక్తి ఐరోపాకు వెళితే అప్పుడు చాలా దేశాలు ఒక యాత్రలో ఉంటాయి ఎందుకంటే యూరప్ బాగా అనుసంధానించబడి ఉంది మరియు భారతదేశం లేదా యుఎస్ లేదా కెనడా వంటి పెద్ద దేశాలతో పోలిస్తే ఆ దేశాలు చిన్నవి కాబట్టి మీకు తెలుసా నా ఉద్దేశ్యం ట్రాక్ చేయడం ఏమి జరుగుతోంది ఎక్కడ ఆ వ్యక్తి ఎంత ఖర్చు చేస్తున్నాడో అతని లేదా ఆమె జేబు నుండి మరియు ఎంత ఖర్చు కంపెనీ భరిస్తోంది అన్నింటికీ డాక్యుమెంట్ చేయవలసిఉంది మీకు తెలుసు అంతర్జాతీయ అసైన్ పరిహారం మరియు ప్రయోజనాల ప్యాకేజీలను ట్రాక్ చేయడం పోల్చదగిన సమాచారంలో చాలా అంతర్జాతీయ అసైన్లు ప్రత్యేకమైన పరిహార ప్యాకేజీలను కలిగి ఉన్నందున నా ఉద్దేశ్యం ఇది చాలా క్లిష్టంగా మరియు చాలా కష్టంగా మారుతుంది ఎందుకంటే ప్రతి కేటాయింపుదారునికి ప్రత్యేకమైన అవసరాలు మరియు పరిహార ప్యాకేజీ యొక్క ప్రత్యేకమైన సమితి ఉంటుంది ఇప్పుడు మీరు మీ వ్యక్తిగత జీవితంలో వేరే దశలో ఉండవచ్చు మరియు మీ జీవిత భాగస్వామి వీసాను డిపెండెంట్ వీసాగా స్పాన్సర్ చేయాలని కంపెనీ నిర్ణయిస్తుంది లేదా కంపెనీ చెప్పింది సరే మేము మీ జీవిత భాగస్వామి అని ప్రభుత్వానికి తెలియజేస్తాము మరియు మేము పాక్షిక బాధ్యత తీసుకుంటాము మీ పిల్లలు ఏ దశలో ఉన్నారో ఒక విదేశీ దేశంలో మీ పిల్లల విద్యను స్పాన్సర్ చేయడానికి కంపెనీ నిర్ణయించవచ్చు మీకు తెలుసా వారు పాఠశాలలో ఉంటే పిల్లల పాఠశాల యొక్క రుసుములో కొంత భాగాన్ని చెల్లించాలని వారు నిర్ణయించుకోవచ్చు కాబట్టి అవన్నీ లెక్కించబడాలి మరియు అవన్నీ ఉండాలి రికార్డు ఉంచాలి మరియు ఇవన్నీ ఉండాలి మీకు తెలుసా ఎవరో ట్రాక్ చేయాలి ఎవరు వెళుతున్నారు ఎక్కడ ఏ ప్రయోజనం కోసం ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఒక వ్యక్తి ఒక విదేశీ దేశంలో ఉంటున్నారు కాబట్టి అవన్నీ లెక్కించబడాలి మీరు కలిగి ఉంటే చెప్పండి మీకు పిల్లల ట్యూషన్ ఫీజు చెల్లించడానికి ఒక నిబంధన ఉంది క్షమించండి మీరు ఒక విదేశీ దేశంలో ఒకరి పిల్లల విద్య కోసం పరిహారం ఇస్తే మీరు ఇచ్చి వుంటే అప్పుడు కొంత సమానత్వం ఉండాలి ఉద్యోగుల పిల్లల విద్య కోసం యునైటెడ్ కింగ్డమ్ వంటి ఖరీదైన దేశంలో చెప్పండి బంగ్లాదేశ్ లేదా శ్రీలంక వంటి చవకైన దేశం ఉదాహరణకు నా ఉద్దేశ్యం పోల్చదగినది కాబట్టి మీకు తెలుసా మీరు సమానత్వం పరంగా లేదా మీరు ఈ డబ్బును కొనుగోలు శక్తి పరంగా లెక్కిస్తారా లేదా మీ పిల్లల విద్య కోసం మేము ప్రైవేట్ పాఠశాలల్లో చెల్లించము మీరు దాన్ని లెక్కిస్తారా మీ పిల్లల విద్య కోసం ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే చెల్లిస్తాం కానీ మీరు అక్కడికి వెళితే ప్రభుత్వ పాఠశాల చాలా మంచిది కాదు కాబట్టి మీరు మీ బిడ్డను ఒక ప్రైవేట్ పాఠశాలకు పంపాలని నిర్ణయించుకుంటారు కాబట్టి మీరు మీ స్వంత జేబులో నుండి ఎలా ఎంత డబ్బు చెల్లించాలి సంస్థ ఎంత డబ్బు చెల్లించాలి మరియు కాబట్టి ఇవన్నీ మీరు సంక్లిష్టత గురించి ఆలోచించినప్పుడు ఇవన్నీ కంప్యూటర్ ప్రోగ్రామ్ల ద్వారా నిర్వహించబడతాయి మరియు ఇది కంప్యూటర్ ప్రోగ్రామ్ కోసం ఒక సవాలుగా మారుతుంది ఎందుకంటే మరియు ముఖ్యంగా మీరు డబ్బు విషయంలో సమానత్వాన్ని లెక్కించేటప్పుడు ఇప్పుడు పౌండ్ స్టెర్లింగ్ వంటి కరెన్సీ విలువ చైనీస్ యెన్ వంటి కరెన్సీ విలువ నుండి చాలా భిన్నంగా ఉండవచ్చు కాబట్టి మీకు తెలుసా మీరు ఎక్కడ క్షమించండి జపనీస్ యెన్ కాబట్టి నా ఉద్దేశ్యం ఏమిటంటే మీరు శాతాన్ని ఎలా లెక్కిస్తారు మరియు మీరు సమానత్వాన్ని ఎలా లెక్కిస్తారు అంటే సమస్యగా మారుతుంది అంతర్జాతీయ మానవ వనరుల సమాచార వ్యవస్థతో సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరికీ గుర్తింపు సంఖ్యలు అందించడం మరియు ప్రామాణీకరించడానికి ఒక మార్గం అప్పటి నుండి చాలా దేశాలకు వారి స్వంత గుర్తింపు సంఖ్యలు ఉన్నాయి నా ఉద్యోగులను గుర్తించడానికి మేము గుర్తింపు సంఖ్యలను ఉపయోగిస్తాము ఎన్నిసార్లు పేరు ద్వారా మనం వాటిని గుర్తుంచుకోగలం మరియు చాలా సార్లు అదే మీకు తెలుసా ఇలాంటి పేర్లతో ఉన్న వ్యక్తులు లేదా అదే పేర్లు రావచ్చు కాబట్టి మేము ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్యలను కేటాయిస్తాము మరియు ఆ గుర్తింపు సంఖ్యలు ఆ ఆపరేషన్ దేశంలో గుర్తింపు సంఖ్యలను అందించే పద్ధతితో సమలేఖనం చేయాలి కాబట్టి ఈ విభిన్న సంక్లిష్టతలను ఎదుర్కోవటానికి వ్యవస్థను అమర్చాలి విభిన్న అవసరాలకు అనుగుణంగా బహుభాషా సామర్థ్యాలు మరియు క్షేత్రాలను కలిగి ఉంది ఉదాహరణకు కొన్ని దేశాలలో పేర్లు చాలా ఎక్కువ కావచ్చు చాలా ఎక్కువ ఉండవచ్చు కొన్ని దేశాలలో పేర్లు సంక్షిప్త సంఖ్యల సంఖ్య వాటి ముందు ఉండవచ్చు కొన్ని దేశాలు చిరునామాలు ఎక్కువపొడవు ఉండవచ్చు జిప్ కోడ్లు లేదా పిన్ కోడ్ల ఉదాహరణ మీకు చెప్పగలను భారతదేశంలో దీనిని పిన్ కోడ్ పోస్టల్ ఇండెక్స్ నంబర్అని పిలుస్తారు యుఎస్ లో దీనిని పిన్ కోడ్లు అని పిలుస్తారు కాబట్టి యుఎస్ పిన్ కోడ్లు ఐదు సంఖ్యల పొడవు భారతదేశంలో పిన్ సంకేతాలు ఆరు సంఖ్యల పొడవు ఇప్పుడు పిన్ మరియు పిన్ కోడ్లో వ్యత్యాసానికి అనుగుణంగా ఆ వ్యవస్థ తగినంత సరళంగా ఉండాలి నా ఉద్దేశ్యం అవి రెండూ వేర్వేరు ప్రదేశాల గుర్తింపు సంఖ్యలు కానీ మీ సిస్టమ్ ఐదు సంఖ్యలను మాత్రమే అంగీకరించగలిగితే మీరు భారతదేశానికి ఒక పిన్ కోడ్ను నమోదు చేయలేరు మీరు ఉంటే మీకు తెలుసా కాబట్టి ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి క్షమించండి బహుళ జీవిత భాగస్వాములు కొన్ని దేశాలలో ప్రజలు బహుళ జీవిత భాగస్వాములు కూడా కలిగి ఉండవచ్చు మరియు ఆ దేశంలో ఆ విధంగా వుండవచ్చు కాబట్టి దానిని పరిగణించవచ్చు పేరోల్ కోసం విదేశీ కరెన్సీ కన్వర్జెన్స్ ఇది రోజువారీ మారవచ్చు ఇప్పుడు మీరు ఉద్యోగులకు చెల్లించాలని నిర్ణయించుకోవచ్చు మీ పరంగా మీరు వాటిని స్థానిక కరెన్సీలో చెల్లించవచ్చు కానీ వారు వెళ్ళే ముందు సమానత్వం నిర్ణయించబడుతుంది కాబట్టి మీరు చెప్పేది ఇన్ని డాలర్లు ఇన్నిభారతీయ రూపాయిలకు సమానం ఇప్పుడు డాలర్ రేటు అమెరికా డాలర్తో పోల్చితే భారత రూపాయి విలువ తగ్గిపోతోందని మీకు తెలుసు కాబట్టి మీరు ఎలా చేస్తారు డాలర్ల పరంగా మీరు జీతం తగ్గిస్తారా ఎందుకంటే స్థానికంగా వారి ఖర్చులు తగ్గవు మరియు మీకు తెలుసా విలువ రూపాయి విలువను తగ్గించినట్లయితే మీరు ఈ మార్పులకు కరెన్సీ రేట్లలో కాలక్రమేణా సర్దుబాటు చేయాలి కాబట్టి మీరు ఎలా చేస్తారు పరిహారం కోసం ప్రామాణిక ఆకృతీకరణ మరియు దేశం నుండి దేశానికి ప్రయోజనాల వైవిధ్యాలు కాబట్టి మీకు తెలుసా మీరు ఎలా ఫార్మాట్ చేస్తారు పరిహారం మరియు ప్రయోజనాలు మీరు వాటిని ఎలా కోడ్ చేస్తారు మొదలైనవి వివిధ కరెన్సీలు మరియు కరెన్సీ హెచ్చుతగ్గులు ఇచ్చిన బడ్జెట్ మరియు ట్రాకింగ్ పేరోల్ వివిధ దేశాలలో ప్రభుత్వం వర్సెస్ ప్రైవేట్ హెల్త్ మరియు పెన్షన్ ప్రయోజనాలు మీకు చాలా కాలం పాటు ఒక విదేశీ దేశంలో పనిచేసిన ఉద్యోగి ఉన్నారు ఆ దేశ కరెన్సీ పరంగా మీరు వారికి పెన్షన్ ప్రయోజనాలను ఇస్తారు ఇప్పుడు అది సమస్యగా మారవచ్చు మీరు ఉంటే మీకు తెలుసా మీరు భారతదేశంలో ఉన్నట్లయితే మరియు మీరు కరెన్సీ ఉన్న దేశంలో పనిచేస్తుంటే కరెన్సీ విలువ మారుతున్నది చాలా తరచుగా భారత రూపాయిల పరంగా లేదా భారత రూపాయి తో పోలిస్తే కాబట్టి హెచ్చుతగ్గులను నిర్వహించడం చాలా కష్టం అవుతుంది మరియు ఇది బడ్జెట్ కోసం చాలా కష్టం అవుతుంది ఇవన్నీ నా ఉద్దేశ్యం ఇప్పటి నుండి ఆరు నెలలు చెప్పండి మీరు ఎలా అంచనా వేయగలరు యుఎస్ డాలర్ పరంగా భారత రూపాయి ఎలా ఎంత ఉంటుందో వాస్తవానికి కార్యక్రమాలు ఉన్నాయి ప్రజలు ఉన్నారు వారు దీన్ని చేయగలరు కానీ ఖచ్చితమైన బడ్జెట్ చేయలేము మరియు ప్రణాళిక దావా పెట్టబడదు ఈ సమస్యలపై వేటు వేయడానికి కొన్ని ఏదో మీకు తెలుసా మీరు ఒకరకమైన ఆకస్మిక నిధులను ఉంచాలి మరియు ఎందుకంటే కరెన్సీ రేట్లు చాలా తరచుగా మారుతూ ఉంటాయి కాబట్టి అది మీ లెక్కింపుకు దారితీస్తుంది మీరు తిరిగి లెక్కించాల్సిన అవసరం ఉంది ప్రయోజనాలు మరియు పరిహారం మరియు అది ప్రోగ్రామ్కు సమస్యను కలిగిస్తుంది గైర్హాజరైన సెలవులో మరియు చెల్లించిన సమయం దేశం నుండి దేశానికి ప్రధాన వ్యత్యాసం సమయం ఆఫ్ కు ఏది కారణం లేదా మీకు తెలుసా మరియు ఎవరో ఎలా ఉన్నారు చురుకైన హెడ్కౌంట్లో చేర్చారు ఉదాహరణకు మీరు అలాస్కాలో ఉన్నారు మరియు ఒక భారీ మంచు తుఫాను వచ్చింది మరియు మీరు పైకి లేస్తారు మీరు కార్యాలయానికి రాలేరు మీరు వెళ్లాలనుకుంటున్నారు కానీ మీ తలుపు వెలుపల మీకు 6 అడుగుల మంచు ఉంది మీరు ఏమి చేస్తారు మీరు ఇంట్లో కూర్చుని పని చేస్తున్నారు ఎందుకంటే మీరు కార్యాలయానికి చేరుకోరు ఆ లెక్క సెలవుదినం వలె లేదా మీకు తెలుసా చెల్లించిన సమయం ముగిసినట్లుగా ఎందుకంటే ఏ కారణం చేతనైనా భారీ మంచు తుఫాను ఉంది మరియు బహుశా విద్యుత్ లైన్లు కత్తిరించబడతాయి బహుశా మీకు తెలుసు మీకు శక్తి లేదు మీరు పని చేయడానికి డ్రైవ్ చేయలేరు మునుపటి రోజున మీరు దీన్ని ఊహించినట్లు మార్గం లేదు కాబట్టి మీరు ఇంటికి తీసుకెళ్లవచ్చు ఈ సమస్యను మీరు ఎలా నిర్వహిస్తారు కాబట్టి లేదా బహుశా స్థానిక సెలవులు ఉన్నాయి దక్షిణాసియా దేశాలు స్థానిక సెలవులు ఉన్నాయి ఈ కారణంగా మీరు కార్యాలయానికి కార్యాలయాలకు చేరుకోలేరు మీకు తెలుసా కాబట్టి ఈ స్థానిక సమస్యలకు మీరు ఎలా కారణమవుతారు మీరు కలకత్తాలో ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నారు మీకు తెలుసా నా ఉద్దేశ్యం మీకు కలకత్తా గురించి తెలిసి ఉంటే నేను ఏమి మాట్లాడుతున్నానో మీకు తెలుసు కలకత్తాలో ట్రాఫిక్ జామ్లు లేదా ఈ రోజుల్లో బెంగళూరు లేదా కొన్నిసార్లు డిల్లీ లేదా బొంబాయి కూడా అపఖ్యాతి పాలయ్యాయి మీరు ట్రాఫిక్ జామ్లో చిక్కుకుంటారు మీరు సమయానికి కార్యాలయానికి చేరుకోలేరు మరియు అది ఇచ్చినది ప్రజలు ఆ నగరంలో నివసిస్తున్నారు ఇది అర్థం చేసుకోండి కానీ ప్రజలు చెబుతారు ఒక కార్యాలయం ఆధారితమైనట్లయితే ప్రధాన కార్యాలయం ఒక దేశంలో ఉంటే ఇది తెలియదు లేదా ప్రజలకు తెలియకపోతే ఈ ట్రాఫిక్ జామ్ గురించి వారు దీనిని చూడవచ్చు వారు చెబుతారు మీరు మీ సమయానికి బడ్జెట్ చేస్తారు మరియు మీ ఇంటిని రెండు గంటల ముందుగానే వదిలివేయండి నా ఉద్దేశ్యం మీరు డిల్లీ లాంటి ప్రదేశంలో ఉంటే మీరు రెండు గంటలు ముందుగా బయలుదేరండి మీరు అరగంటలోపు మీ కార్యాలయానికి చేరుకోవచ్చు మీరు మూడు గంటల్లో కార్యాలయానికి చేరుకోగల అవకాశం ఉందని మీకు తెలుసు కాబట్టి సమయం యొక్క వైవిధ్యం కోసం మీరు ఎలా బడ్జెట్ చేస్తారు కాబట్టి ఉపాధి ఒప్పందాలు దేశం నుండి దేశానికి వాటి ప్రధాన వ్యత్యాసాలతో ఆ దేశంలో ప్రజల కోసం మీరు ఎలా డ్రాఫ్ట్ చేస్తారు కాబట్టి మీకు తెలుసా పరిస్థితులు దేశం నుండి దేశానికి మారుతూ ఉంటాయి కనీస వేతనం లేదా చట్టం ద్వారా తప్పనిసరి చేయబడినది దేశం నుండి దేశానికి మారుతుంది మీరు ఎలా వీటికి కారణం పని చేసిన గంటలు మరియు సెలవు రోజులు మళ్ళీ ఇవి దేశానికి దేశానికి ప్రాంతానికి ప్రాంతానికి మారుతూ ఉంటాయి ముగింపు బాధ్యతలు మీ బాధ్యత ఏమిటి మీ ఉద్యోగులకు వారు తీసుకుంటే మీరు వారిని తీసివేస్తే మీరు ఏమి చెల్లించాలి మరియు అది మీరు పనిచేస్తున్న భూమి యొక్క చట్టం మీద ఆధారపడి ఉంటుంది మరియు అది దేశం నుండి దేశానికి మారుతుంది మరియు ఇది ఒక ప్రామాణిక కంప్యూటర్ సిస్టమ్ కోసం సమస్యగా మారుతుంది కాబట్టి అది వ్యవస్థలో నిర్మించబడాలి ట్రాకింగ్ వీసాలు వివిధ రకాల అంతర్జాతీయ అసైనీలు మరియు కుటుంబాలు మరియు వ్యాపార ప్రయాణికులు పునరుద్ధరణకు షెడ్యూల్ మొదలైనవి విదేశీ నియామకంపై ఎవరో విదేశాలకు వెళతారు మరియు ఏదో ఒకవిధంగా తొలగించబడ్డారు లేదా వెనుక బెంచ్ మీద ఉంచబడ్డారు మరియు ఈ సమయంలో వీసా గడువు ముగుస్తుంది అయితే ఉద్యోగి మిమ్మల్ని లేదా ఆమెను తిరిగి నియమించుకోవచ్చని మిమ్మల్ని ఒప్పించటానికి ప్రయత్నిస్తాడు కాబట్టి ఆ సమయం మధ్య ఒక లోపం ఉండవచ్చు ఏ షరతుతో మీరు వీసాను పునరుద్ధరిస్తారు ప్రస్తుతానికి మీరు ఏమి చేస్తారు ఆ వ్యక్తి మీకు తెలుసా కాదు లేదా వ్యక్తి ఇంకా తిరిగి రాలేదు మరియు నా ఉద్దేశ్యం మీకు తెలుసా అన్ని రకాల సమస్యలు ఆ సమయంలో రావచ్చు కాబట్టి మరియు మీరు వీసాను ఎలా పునరుద్ధరిస్తారు బహుశా మీరు వేరే రకమైన వీసాను పునరుద్ధరిస్తారు బహుశా మీరు వ్యక్తిని ఇంటర్న్గా తీసుకోండి ఆపై దీన్ని పూర్తి సమయం స్థానానికి మార్చాలనుకుంటున్నారు కాబట్టి వీసా మార్పు అక్కడ ఉండాలి కాబట్టి నిర్మించాల్సినవన్నీ ఒక హెచ్ఆర్ వ్యవస్థగా ఇవన్నీ ఉంటే అది వ్యవస్థచే నిర్వహించబడుతుంది లేదా ఎవరైనా కార్యాలయంలో కూర్చొని ఫైల్ను నిర్వహించాలి మరియు ఎప్పటికప్పుడు మారుతున్న నియమాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూనే ఉండాలి కాబట్టి అది చాలా క్లిష్టంగా మారుతుంది మరియు మీరు వీసాలను ట్రాక్ చేయాలి మీరు మీరు ఒక ఉద్యోగి యొక్క వీసాను స్పాన్సర్ చేసి ఉంటే అది మీ బాధ్యత ఉద్యోగిని గుర్తు చేయడం వీసా పునరుద్ధరించడం లేదా దేశం విడిచి వెళ్ళడం మీకు తెలుసు కాబట్టి మీకు లేదా ఉద్యోగికి జరిమానా విధించబడదు ఎందుకంటే మీరు వీసాను స్పాన్సర్ చేసి మరియు వ్యక్తి వీసాను మించిపోవాలని నిర్ణయించుకుంటే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు విద్యా సహకారంతో సహా అంతర్జాతీయ కేటాయింపుదారుల కోసం కుటుంబ సమాచారాన్ని ట్రాక్ చేయడం నేను ఇప్పటికే దీని గురించి మాట్లాడాను కాబట్టి సరే అంతర్జాతీయ ఉద్యోగ పోస్టింగ్లు స్థానాలు సమయం ఉద్యోగ బాధ్యతలు వర్తించే ఉపాధి ఒప్పందాలు మీకు తెలుసా ప్రజలు తమ ఖాతాదారులతో మాట్లాడవలసిన అవసరం వచ్చినప్పుడు మీరు సమయాన్ని ఎలా సరిపోలుస్తారు మొదలైనవి ఉపాధి నిబంధనలు మరియు షరతులు దేశం నుండి దేశానికి వైవిధ్యాలు అన్ని సంస్థలు యూనియన్ ఒప్పందాలు మరియు వాటి వ్యత్యాసాలను ట్రాక్ చేయడం ఇప్పుడు మీరు ఒక బహుళజాతి సంస్థ అయితే మరియు మీకు వివిధ ప్రదేశాలలో యూనియన్లు ఉంటే వారి అవసరాలు వారి ఒప్పందాలు వారితో మీ అవగాహన వారితో వ్యవహరించే మీ వ్యూహాలు దేశానికి దేశానికి మారుతూ ఉంటాయి మరియు ఇవన్నీ ఒక కేంద్ర ప్రదేశంలో నిర్వహించాలి డేటా గోప్యతా చట్టాలు వ్యక్తిగత సమాచారాన్ని రక్షించేవి హెచ్ఆర్ సమాచార వ్యవస్థల్లో నివసించేవి మరియు బ్యాకప్ వ్యవస్థలు ఇవి తరచుగా మరొక దేశంలో ఉంటాయి కాబట్టి మీ అసలు సమాచారం ఒక దేశంలో ఉంది మరియు బ్యాకప్ సమాచారం మరొక దేశంలో ఉంది మరియు డేటా గోప్యతా చట్టాలు దేశానికి దేశానికి మారవచ్చు కాబట్టి మీరు ఈ వైవిధ్యాలను ఎలా పరిగణిస్తారు ఒక దేశం నుండి మరొక దేశానికి వ్యక్తిగత డేటాను బదిలీ చేయడానికి సంబంధించిన చట్టాలు ఒక ఉద్యోగి భారతదేశం నుండి శ్రీలంకకు బదిలీ అవుతాడు ఇప్పుడు ఆ వ్యక్తిగత డేటాను ఎలాగైనా బదిలీ చేయాలి మీరు వ్యక్తిగత డేటాను ఎలా బదిలీ చేస్తారు సంబంధిత వ్యక్తికి మీరు డిస్క్ ఇస్తారా మీరు దీన్ని ఆన్లైన్లో బదిలీ చేస్తారు మీకు తెలుసా ఈ వ్యక్తిగత డేటా వేరొకరిచే దొంగిలించబడవచ్చు నా ఉద్దేశ్యం ఈ డేటాను సురక్షితంగా బదిలీ చేయడం పెద్ద బాధ్యత కాబట్టి సమాచార వ్యవస్థ ద్వారా చేయాల్సిందల్లా క్రొత్త వ్యవస్థలోకి ప్రవేశించటానికి ఇది ఉందా ఇప్పుడు మీరు ఎలా చేస్తారు అన్నీ కాబట్టి అది ఒక సమస్య అవుతుంది ప్రపంచవ్యాప్తంగా మానవ వనరులకు కొన్ని సవాళ్లు మానవ వనరుల రంగంలో తగినంత అవకాశాలు లేవన్నట్లు గ్రహించారు వ్యాపారాల యొక్క ఇతర అంశాలకు అధిక ప్రాధాన్యత కారణంగా కార్యకలాపాలు ఫైనాన్స్ వంటివి ఉత్పత్తి వంటివి మార్కెటింగ్ వంటివి అమ్మకాలు వంటివి కాబట్టి వ్యాపారం యొక్క అన్ని ఇతర అంశాలు అధిక ప్రాధాన్యతను సంతరించుకుకన్నాయి మరియు ప్రజలు దురదృష్టవశాత్తు వ్యాపారాలు అంతర్జాతీయ రంగంలో మానవ వనరులపై చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు ఉద్యోగుల సంబంధాల సమస్యల సంఖ్య పెరిగింది ప్రజలు తమ హక్కుల గురించి మరింత తెలుసుకుంటున్నారు వారు తమ ఉద్యోగాల్లో ఎక్కువ సంభందం కలిగి మరియు నిమగ్నమై ఉన్నారు మరియు ఉద్యోగుల సంబంధాల సమస్యలు ముందంజలో ఉన్నాయి కాబట్టి ప్రజలు ఎక్కువగా మీకు తెలుసా ఎక్కువ డిమాండ్ చేయడం తమను తాము ఎక్కువగా ఇవ్వడం సంస్థకు ఇవ్వడం మరియు సంస్థ నుండి దాని ఉద్యోగులను జాగ్రత్తగా చూసుకోవడం వంటివి కాబట్టి ఉద్యోగి మరియు సంస్థ మధ్య బంధం కాలక్రమేణా చాలా బలంగా మారింది మరియు ప్రజలు మరింత అవగాహన పెంచుకోవడం కారణంగా అది ఒక సవాలుగా మారుతుంది అప్పుడువారికి సలహా ఇవ్వడానికి ఈ సంబంధాన్ని ఎలా నిర్వహించవచ్చో సాధ్యమైనంత ఉత్తమంగా చెప్పడానికి మీరు వారి కంటే పది అడుగులు ముందు ఉండాలి అనేక దేశాలు తమ చట్టపరమైన చట్రాలను మార్చడానికి అంతర్జాతీయ హెచ్ఆర్ పద్ధతులను మరియు స్థానిక దేశ నిర్వహణను ప్రభావితం చేసే విషయంలో గ్లోబలైజేషన్ మరియు స్వేచ్ఛా వాణిజ్యం ముందున్నాయి స్వేచ్ఛా వాణిజ్యం ఉంది ఇతర దేశాల నుండి ప్రజలను నియమించుకోవటానికి ప్రజలు మరింత బహిరంగంగా మారుతున్నారు తగిన ఉద్యోగం తీసుకోవచ్చు మీకు తెలుసా తగిన ఉద్యోగులను ఏ దేశం నుంచైనా తీసుకోవచ్చు కానీ అది చర్చించిన సవాళ్ళతో కూడుకున్నది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి మనము ఇతర దేశాల ప్రజలను నియామకం చేసేటప్పుడు మాతృదేశచట్టాలను ఉద్యోగిని కూడా గుర్తుంచుకోవాలి కాబట్టి మరియు మనం పనిచేస్తున్న దానిలో అది విలీనం కావాలి లేదా దేశంలోని స్థానిక చట్టాలతో సరిదిద్దాలి కాబట్టి అది సవాలుగా మారుతుంది ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ హెచ్ఆర్ ప్రోగ్రామ్ల పంపిణీకి మానవ వనరుల మౌలిక సదుపాయాలలో చాలా తక్కువ స్థిరత్వం ఉంది హెచ్ ఆర్ సిస్టమ్స్ దేశం నుండి దేశానికి మారుతూ ఉంటాయి ప్రజలు చాలా భిన్నమైన మనస్తత్వాల నుండి వస్తున్నారు వారు చాలా భిన్నమైన నైపుణ్య సమూహం తో వస్తున్నారు వారు చాలా భిన్నమైన అంచనాలను సూచనకు తీసుకువస్తున్నారు ఉదాహరణకు ఎక్కువగా ప్రధానంగా సమాజ ఆధారిత సంస్కృతులలో ప్రజలు ఒక అధికారిక శైలికి పనితీరుకు ఎక్కువగా అలవాటు పడ్డారు వారికి సృజనాత్మకత ముఖస్తుతి సంస్థ ఒక కొత్త విషయం మరియు ఇది కొంత సమయం పడుతుంది అలవాటు పడటానికి మరోవైపు చాలా వ్యక్తిగతమైన సమాజాల నుండి చాలా లక్ష్య ఆధారిత సమాజాల నుండి చాలా తక్కువ శక్తి దూరం లేదా కొద్ది శక్తి దూరం తక్కువ విద్యుత్ దూరం ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఉన్నారు వారు ఇరుకైన అనుభూతి చెందుతారు మరియు పరిమితం చేయబడతారు చాలా బాగా నిర్వచించబడిన బ్యూరోక్రాటిక్నిర్మాణంలో ఆదేశాలను పాటించాలని వారి నుండి ఆశించబడుతుంది అక్కడ చాలా కఠినమైన ఆదేశాల గొలుసు ఉంటుంది కాబట్టి నా ఉద్దేశ్యం వేర్వేరు ఉద్యోగుల సర్దుబాటు వివిధ రకాల వ్యవస్థలకు సమస్యగా మారుతుంది మరియు మాతృ సంస్థ యొక్క స్థానిక సంస్కృతిని కొనసాగించడానికి ఒక ప్రయత్నం చేసినా స్థానిక సంస్కృతి లోపలికి వెళుతుంది ఎందుకంటే మనమందరం ఆ సంస్కృతిలో పని చేస్తున్నాము కాబట్టి బ్యాలెన్స్ కొనసాగించాల్సిన అవసరం ఉంది మరియు నాకు తెలియదు నాకు స్వేచ్ఛ ఉంటే దానిని ఇక్కడ ప్రస్తావిస్తాను కానీ దీనికి చాలా మంచి ఉదాహరణ అవుట్ సోర్స్ చేసిన టీవీ సిరీస్ మరియు మీకు తెలుసా మీకు ఆసక్తి ఉంటే మీరు దీన్ని చూడటానికి ఇష్టపడవచ్చు ఇది చాలా ఆసక్తికరమైన చిత్రీకరణ చాలా ఆసక్తికరమైన వర్ణన ఒక దేశం నుండి ప్రజలు వచ్చి మరొక దేశంలో ప్రదర్శనను ప్రయత్నించి మరియు నడిపినపుడు ఏమి జరుగుతుంది కాబట్టి ఉద్యోగులు ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో నిరంతరం మారుతూ మరియు తరచూ కొత్త మరియు కష్టమైన సవాళ్లను సృష్టిస్తూ ఏమి కోరుకుంటున్నారో కాబట్టి మీకు తెలుసా ప్రజలు పట్టికలోకి తీసుకువచ్చే అంచనాలు దేశం నుండి దేశానికి మారుతాయి మరియు అది ఒక సవాలుగా మారుతుంది గ్లోబల్ వర్క్ఫోర్స్లు ప్రధాన కార్యాలయాల నుండే కాకుండా తమ సొంత దేశాల నుండే ఉన్నత స్థాయి నాయకత్వాన్ని కోరుకుంటారు నా ఉద్దేశ్యం ప్రజలకు ఎలాంటి నాయకత్వం కావాలి అది కూడా ఒక సమస్య అవుతుంది మీరు ఒక దేశంలో పనిచేస్తుంటే మీ దేశం గురించి ఏమీ తెలియని ఒక వ్యక్తి మరొక దేశంలో కూర్చుని మీకు చెప్పడం మీకు ఇష్టం వుండదు మీ స్వంత పరిసరాల నుండి వచ్చిన వ్యక్తి సంస్థకు వచ్చి నాయకత్వం వహించడం మీకు అవసరం ఎందుకంటే వారు మీ పరిస్థితిని బాగా తెలుసుకుంటారు స్థానిక ఉద్యోగులు మరియు స్థానిక హెచ్ఆర్ సిబ్బంది స్థానిక కార్యాలయ డైనమిక్స్ను కార్పొరేట్ ప్రధాన కార్యాలయాలు గౌరవించాలని కోరుకుంటారు స్థానికులు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవడానికి అభినందించడానికి వారికి కార్పొరేట్ ప్రధాన కార్యాలయం అవసరం మరియు ప్రతి ఒక్కరూ ఉన్నత నిర్వహణలో ప్రాతినిధ్యం కోరుకుంటారు స్థానిక అనుబంధ మరియు జాయింట్ వెంచర్ మేనేజ్మెంట్లు దేశంలో భాగమయిన వారికి కేటాయించబడిన ప్రవాసులు యాజమాన్యాన్ని తీసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు ఉద్యోగుల అంచనాలు ఏమిటంటే వారు ప్రజలలో ఎవరో ఒకరిని తమని తాముగా అంగీకరించాలని కోరుకుంటారు సంస్థ తన ఉద్యోగులను యాజమాన్యాన్ని తీసుకోవటానికి మరియు పరిసరాలలో నిమగ్నమవ్వాలని వారు ఒక భాగం కావాలని ఆశిస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల అవసరాలలో నిరంతర మార్పు ఉద్యోగులు తమ కోసం చాలా స్పష్టంగా నిర్వచించిన కెరీర్ మార్గాన్ని కోరుకుంటారు కార్పొరేట్ ప్రణాళిక నుండి ఏమీ లేదన్నట్లు స్థానిక కార్యాలయాలు తరచుగా అనుభూతి చెందుతాయి కార్పొరేట్ ప్రణాళికలో వారిని చేర్చాలని వారు కోరుకుంటున్నారు స్థానిక వ్యాపార విభాగాలు ప్రధాన కార్యాలయం నుండి కార్యనిర్వాహక సందర్శనలలో తాము చేర్చబడాలని ఆశిస్తున్నాయి దీనిని పెద్దగా తీసుకోకూడదు వారు ప్రధాన కార్యాలయం నుండి ప్రజలు రావాలని చూడాలని నిజంగా ఏమి జరుగుతుందో చూడాలని వారు కోరుకుంటారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీ అనుబంధ సంస్థలలోని ఉద్యోగులు వారిని చేర్చడానికి వేరియబుల్ పరిహార పథకాలను కోరుకుంటారు మొత్తం రివార్డ్ ప్లానింగ్కు సంబంధించి మాతృ సంస్థ నిర్ణయాలలో చేర్చాలి కాబట్టి వారు సంస్థ యొక్క తుది నిర్ణయం తీసుకునే ప్రక్రియలో ఉండాలని కోరుకుంటారు బహుళజాతి సంస్థలను అభివృద్ధి చేయడంలో అంతర్జాతీయ మానవ వనరుల విధులకు సవాళ్లు నిజమైన ప్రపంచీకరణ మరియు అంతర్జాతీయ మానవ వనరుల విధుల ప్రామాణీకరణ చాలా చాలా ముఖ్యమైనది మరియు చాలా కష్టం వివిధ దేశాల సంస్కృతిలో తేడాల కారణంగా సంస్థాగత రూపకల్పనను మార్చడం వలన గ్లోబల్ పునః పంపిణీ మరియు పునఃస్థాపన మీరు బహుళజాతి సంస్థ అయితే ప్రజలు ఒక కార్యాలయం నుండి మరొక కార్యాలయానికి వెళ్లాలని కోరుకుంటారు అంతర్జాతీయంగా బదిలీ కావాలని వారు కోరుకుంటారు మరియు సంపాదించిన వ్యాపారాల శోషణ ప్రపంచ స్థాయిలో ఉన్న కార్యకలాపాలను విలీనం చేయడం కోర్ హెచ్ఆర్ ప్రక్రియలను అభివృద్ధి చేయడానికి మరియు సమన్వయం చేయడానికి సిబ్బంది ప్రయత్నాలు కాబట్టి నా ఉద్దేశ్యం కేవలం ఒక పునర్నిర్మాణం మరియు ఒక అంతర్జాతీయ సంస్థ యొక్క అన్ని విభిన్న విభాగాలతో ఒకటి అనే భావన అంతర్జాతీయ కార్యకలాపాలు అవి పరిపక్వం చెందుతున్నప్పుడు మరియు సంస్థ అభివృద్ధి యొక్క వేగవంతమైన ప్రారంభం వ్యాపార చక్రం యొక్క వివిధ దశలు ఇక్కడ మీరు ఉన్న దశ ఈ సవాళ్లను మీరు ఎలా ఎదుర్కోవాలో కూడా నిర్ణయిస్తుంది అంతర్జాతీయ కార్యకలాపాల సామర్థ్యాలను మార్చడం పెరిగిన అవసరాలు స్థానిక కార్యకలాపాల నైపుణ్యం మరియు ఎక్కువ సంక్లిష్టతతో మానవ వనరుల విధులను సులభతరం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం యొక్క సామర్థ్యాన్ని బట్టి పెట్టుబడి పెట్టడం మీకు తెలుసు నా ఉద్దేశ్యం సవాళ్ల మొత్తం ఉన్నాయి నేను ప్రతి ఒక్క దానితో స్వతంత్రంగా వెళ్ళను ఎందుకంటే ఇదంతా స్వీయ వివరణ మీకు స్లైడ్లు ఇవ్వబడతాయి కానీ నా ఉద్దేశ్యం వివిధ దేశాలలో పనితీరు యొక్క సంక్లిష్టత హెచ్ ఆర్ నిపుణులుగా మన జీవితాలను చాలా చాలా క్లిష్టంగా చేస్తుంది ఇది చాలా ముఖ్యం సంస్థ యొక్క ఉద్యోగులకు బలవంతపు విలువ ప్రతిపాదనను అందించడం మరియు అర్థం చేసుకోవడం ఆపై బ్రాండ్ను మార్కెటింగ్ చేయడం ఆచరణలో విభిన్న విలువలు మరియు విభిన్న అవగాహనలను కలిగి ఉంటూ సంస్థ ప్రపంచ కార్మిక మార్కెట్లలో ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి నిజంగా అర్థం చేసుకోవడం బ్రాండ్ను ఎలా మార్కెట్ చేయాలో మొత్తంగా అంతర్జాతీయ బ్రాండ్గా మరియు స్థానిక బ్రాండ్గా కాదు సంస్థ ప్రమేయం ఉన్న ప్రక్రియలతో ఉద్యోగుల అవసరాలు మరియు అంచనాలను సమగ్రపరచడం ఇంకా హెచ్ఆర్ నిపుణులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడం వికేంద్రీకరణ మరియు కేంద్రీకరణ స్థాయిలో వారు మార్పులను అనుభవించినప్పుడు మీరు ఎలా నిర్ణయిస్తారు దేనిని వికేంద్రీకరించాలి స్థానిక కార్యాలయాలకు ఏమి ఇవ్వాలి కేంద్రంగా ఏమి నియంత్రించాలి మొదలైనవి అదంతా పెద్ద సవాలు అంతర్జాతీయ హెచ్ఆర్ ను బలోపేతం చేయడానికి కొన్ని అవకాశాలు అంతర్జాతీయ హెచ్ ఆర్ యొక్క ప్రొఫెషనలైజేషన్ అలా చేయడానికి ఒక మార్గం ఉంది గ్లోబల్ హెచ్ఆర్ సర్టిఫికేషన్ సంస్థ ఉంది సొసైటీ ఫర్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంతర్జాతీయ హెచ్ఆర్ కాంపిటెన్సీ గ్యాప్ను తగ్గిస్తుంది కాబట్టి మన సామర్థ్యాలను పెంచుతుంది సంస్థ యొక్క వ్యూహాత్మక ప్రపంచ దృక్పథాన్ని ప్రపంచ స్థాయిలో ఎవరు సాధించగలరు సమర్థవంతంగా ఆకర్షించగలరు నిలుపుకోగలరు మరియు నిమగ్నం చేయగల సంస్థాగత కార్యక్రమాల అభివృద్ధి కాబట్టి సంస్థ చురుకుగా చొరవ తీసుకోవచ్చు కార్యక్రమాలను చురుకుగా అభివృద్ధి చేయవచ్చు ఉత్తమ ప్రతిభను పొందవచ్చు మరియు దానిని నిలుపుకోవచ్చు మరియు వారి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడంలో ఉద్యోగులకు సహాయపడుతుంది అంతర్జాతీయ హెచ్ఆర్ సుస్థిరతను అభివృద్ధి చేయడం కొన్ని ఉద్యోగాలు మీరు చేపట్టవచ్చు హెచ్ఆర్ పాలసీలపై లైన్ మేనేజర్లకు అవగాహన కల్పించే మరియు ప్రభావితం చేసే సామర్థ్యం కాబట్టి ఉద్యోగుల విద్య ఉద్యోగుల సాంకేతిక సామర్థ్యాల యొక్క సాంకేతికత అక్షరాస్యత లేదా సాంకేతిక సామర్థ్యాలను పెంచడం మార్పులను ఊహించగలిగేటప్పుడు మీకు తెలుసు గ్రహణశక్తితో ఉండటం మార్పులను గ్రహించడం సంభవించడం నాయకత్వం యొక్క మరొక విషయం మీరు మెరుగుపరచవచ్చు సంస్థలో IHR సేవల నాణ్యతపై దృష్టి పెట్టడం అవకాశాల కోసం వెతకడం మరియు మానవ వనరుల నిపుణులు అందించే సేవల నాణ్యతను మెరుగుపరచడం భవిష్యత్తు కోసం ఒక దృష్టిని నిర్వచించడం మరియు దానిని విభాగానికి తెలియజేయడం HRM యొక్క అనేక విధుల్లో విస్తృత జ్ఞానాన్ని పెంపొందించడం వాటిలో రాణించడం వినూత్న హెచ్ ఆర్ పాలసీల అభివృద్ధి మరియు అమలులో తగిన నష్టాలను తీసుకోవడానికి సిద్ధంగా ఉండటం IHR విధానాల యొక్క ఆర్ధిక ప్రభావాన్ని ప్రదర్శించగలగడం మరొక చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే మనం చేసే ప్రతి పని ఇన్పుట్ మీద మరియు ఔట్పుట్ మీద ప్రభావం చూపుతూఅది సంస్థలోకి వెళుతుంది కాబట్టి అన్నింటికీ ఆర్థిక చిక్కులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం మేము నిపుణులుగా చేస్తాము ఐహెచ్ఆర్ విభాగం ఏమి చేయగలదు అంతర్జాతీయ అనుభవంతో సాధ్యమైనంతవరకు ప్రజలను నియమించుకోండి కాబట్టి వారు ఏమి వ్యవహరిస్తున్నారో వారికి తెలుసు అంతర్జాతీయ అనుభవమున్న వ్యక్తులను సంస్థ అంతటా వుండనివ్వండి వారిని వెళ్లనివ్వండి వారి అనుభవాన్ని వారు తీసుకోనివ్వండి మరియు ఇతరులకు సహాయం చేయనివ్వండి ఈ అనుభవం నుండి నేర్చుకోనివ్వండి ప్రపంచ ప్రాతిపదికన ఎలా నియమించుకోవాలి మరియు కేటాయించాలో తెలుసుకోండి మరియు సాధ్యమైనంతవరకు ఉద్యోగులను సంతృప్తికరంగా ఉంచండి అంతర్జాతీయ రంగంలో ఏమి అవసరమో తెలుసుకోవడానికి సంస్థ యొక్క అంతర్జాతీయ సమాచార ఇన్పుట్లను పెంచండి అక్కడ ఏమి జరుగుతుందో మనం తెలుసుకోవాలి కాబట్టి మేము మెరుగుపరచాలి మీకు తెలుసా మేము మా యాంటెన్నాలను పైకి ఉంచాలి మరియు మా సమాచార ఛానెల్లను స్పష్టంగా ఉంచాలి క్రాస్ కల్చరల్ కమ్యూనికేషన్ మర్యాద ప్రోటోకాల్ సంధి శైలులు మరియు నీతి వంటి వాటిలో ప్రతి ఒక్కరికీ శిక్షణ ఇవ్వండి అంతర్జాతీయ అభివృద్ధి పనులను నిర్ధారించుకోండి HR ధృవీకరణలో గ్లోబల్ ప్రోగ్రామ్లను కొనసాగించండి అది మీకు మరింత తెలుసుకోవడానికి సహాయపడుతుంది సంస్థ యొక్క ప్రపంచ లక్ష్యాలను మెరుగ్గా నిర్వహించడానికి తమను తాము అభివృద్ధి చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి మరియు మిమ్ములను అభినందిస్తున్నాము మరియు అంతర్జాతీయ మానవ వనరుల సవాళ్ళలో అంతర్జాతీయ మానవ వనరుల భాగంలో ఈ రోజు మీ కోసం ఇంతే మేము తరువాతి సెషన్లో మరికొన్ని మానవ వనరుల అభ్యాసంతో కొనసాగుతాము విన్నందుకు చాలా ధన్యవాదాలు